డాటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం ఇంతవరకు మనం SQL లాంగ్వేజ్ మరియు దాని యొక్క అనుసంధానమైన రిలేషనల్ ఆల్జిబ్రా తెలుసుకున్నాం ఈ మాడ్యూల్లో మనం డేటాబేస్ సిస్టమ్స్ రూపకల్పన అనేది నేర్చుకుందాం కాబట్టి డిజైన్ ప్రాసెస్ యొక్క అవలోకనం తరువాత మనం ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లను ప్రతిబింబ చేస్తుంది నైరూప్య స్థాయిలో డిజైన్ ప్రాసెస్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం డేటాబేస్ రూపకల్పన యొక్క ప్రాథమిక దశ ఖచ్చితంగా ఒక సంస్థ కోసం ఏ డేటా నిర్వహించాలో లక్షణాలను కలిగి ఉండాలి ఉదాహరణకు ఒక యూనివర్సిటీ డేటాబేస్ ఉదాహరణగా తీసుకుంటే ఆ వ్యక్తి ఏ గ్రూపులకు భోదిస్తున్నాడు మరియు ఏ సమయంలో ఏ క్లాసులో ఉంటాడో లాంటి విషయాలు పరిగణలోనికి తీసుకుంటాము అలాగే ఒక రైల్వేను ఉదాహారణ గా తీసుకుంటే అపుడు మనం స్టేషన్ లు మరియు రైలు యొక్క సమయ పట్టిక వంటివి పరిగణలోనికి తీసుకుంటాము మొదటి దశలో డేటా యొక్క లక్షణాలను తీసుకున్నాక ఏ డాటా మోడల్ను ను డిజైన్ చేయాలంటే మన వాడుక భాష ఐన ఇంగ్లీష్ సరిపోదు కాబట్టి మనం ఒక డేటా మోడల్ను నిర్వహించబడతాయి మరియు ఇంకా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించబడతాయి అనే విషయాన్ని ఇది పేర్కొంటుంది ఇప్పుడు ఒక రకమైన కాన్సెప్ట్యుయల్ మోడల్ను పై నిర్ణయిస్తాము మంచి స్కీమా అంటే ఏమిటో మనం నిర్ణయించుకోవాలి కాబట్టి ఏది మంచిది మరియు ఏది అంత మంచిది కాదు అనే దానికి సంబంధించి మనం వ్యాపార నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది డేటాబేస్ లో మనం ఏ అట్ట్రిబ్యూట్ల ఏమిటో మనకు కు తెలియజేస్తుంది అందువల్ల ఫిజికల్ డిజైన్ అనేది డిజైన్ యొక్క స్థూల ప్రక్రియ ఇప్పుడు కాన్సెప్ట్యువల్ రూపకల్పన నుండి వేరు చేయబడతాయి అందువల్ల ప్రతి ఎంటిటీ అని అంటారు తరువాత మనం దానిని నార్మలైజ్ చేసే రిలేషనల్ స్కీమా అనేది డిజైన్ యొక్క రిఫైన్మెంట్ ఇది సరైనది తారుమారు పనితీరు మరియు ఇతరాత్రా మరింత మెరుగ్గా తీర్చిదిద్దే డిజైన్ ని మెరుగుపరుస్తుంది అందువల్ల ఇది ప్రాథమికంగా డేటాబేస్ నుంచి చెడ్డ డిజైన్ లను తొలగిస్తుంది మరియు మంచి డిజైన్లుగా మారుస్తుంది ఈ నార్మలైజేషన్ సిద్ధాంతం గురించి తరువాత మనం మాట్లాడతాం ప్రస్తుతం మేము కేవలం ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ పై మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాం ఇది కాన్సెప్ట్యుయల్ డిజైన్ కొరకు ఉపయోగించబడుతుంది మరియు తరువాత స్కీమాల పరంగా లాజికల్ డిజైన్ కు ప్రాతిపదికను అందిస్తుంది ఇపుడు ఇంకా క్షుణ్ణంగా ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ డిజైన్ చేయడానికి ఒక సుగమ మార్గాన్ని రూపొందిస్తుంది మొత్తం లాజికల్ స్ట్రక్చర్న్ని పొందండి వాస్తవ ప్రపంచం యొక్క అర్థం మరియు పరస్పర చర్యలను మ్యాపింగ్ చేయడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఇది 3 ప్రాథమిక భావనల అస్థిత్వాలు లేదా ఎంటిటీ సెట్ లను ఉపయోగిస్తుంది అన్ని అస్థిత్వాలు ఎంటిటీల గురించి మనం మాట్లాడుకున్నాం స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ స్టూడెంట్ యొక్క కలెక్షన్ అనేది ఎంటిటీ సెట్ ఇన్స్ట్రక్టర్ ల యొక్క ఎంటిటీ సెట్ ప్రతి ఎంటిటీ మనం ఎంటిటీ అనేది ఒక ఆబ్జెక్ట్ అని చదువుకున్నాం ఇది ఒక ఆబ్జెక్ట్ నుంచి మరొక ఆబ్జెక్ట్ మధ్య బేదం కలిగి ఉంటుంది ఎంటిటీ సెట్ అనేది ఎంటిటీల సమూహం ఈ ఎంటిటీ సమూహం అనేది ఒకే లక్షణాలున్న ఎంటిటీలను ఒకే దగ్గరికి తెస్తుంది మరియు ఈ ఎంటిటీలనేవి ఆట్రిబ్యూట్ ల ద్వారా తెలియజేయబడుతుంది అందువల్ల ఉదాహరణకు మనం ఇన్స్ట్రక్టర్ అని చెప్పినప్పుడు ఒకవేళ ఇవి అట్ట్రిబ్యూట్లు అని పేర్కొన్నట్లయితే SQL ని అధ్యయనం చేయడం పరంగా మీరు ఇప్పటికే నేర్చుకున్నారు అందువల్ల 5 ఆట్రిబ్యూట్ లు మరియు ఈ 5 ఆట్రిబ్యూట్ లు కలిసి లేదా నిర్ధిష్ట ఇన్స్ట్రక్టర్ కొరకు ఈ 5 ఆట్ట్రిబ్యూట్ ల యొక్క విలువలు ఎంటిటీ సెట్ ఇన్స్ట్రక్టర్ ని నిర్వచిస్తుంది ఈ ఆట్ట్రిబ్యూట్ల యొక్క సేకరణ నా ఎంటిటీ సెట్ కోర్సులను నిర్వచిస్తుంది అందువల్ల ఇవి నిర్వచించగల నా విభిన్న ఎంటిటీ సెట్ లు కాబట్టి ఎంటిటీ సెట్ అని పిలువబడే ఒక కీ ని ఏర్పరుస్తుంది ఇది ఆ ఎంటిటీ సెట్లోని ప్రతి ఎంటిటీని ప్రత్యేకంగా గుర్తించగలదు పై చిత్రంలో మనం ఒక ఇన్స్ట్రక్టర్ ఎంటిటీని పరిశీలిస్తే అది కూడా రెండు ఆట్రిబ్యూట్లను కలిగి ఉంది రిలేషన్షిప్ సమితి కాబట్టి మనం అర్థం చేసుకోవాలనుకుంటున్నది ఏమిటంటే అడ్వైజర్ ఐన్స్టీన్ చే భోదింప బడతాడు కాబట్టి మనం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎంటిటీ సెట్లను ఈ విధంగా రిలేషన్షిప్ కలిగి ఉన్నప్పుడు మనకు రిలేషన్షిప్ లభిస్తాయి కాబట్టి రిలేషన్షిప్ అనేది ఒక గణిత రిలేషన్షిప్ emma రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎంటిటీల కంటే ఎక్కువ ప్రతి ఒక్కటి ఎంటిటీ సెట్ నుండి తీసుకోబడింది మనం పైన ఇచ్చిన స్లైడ్ ను గమనిస్తే e1e2 en n ఎంటిటీ సెట్లను | e1€E1e2€E2e3€E3 కాబట్టి ఇక్కడ మనం చూపించేది ఈ బాణాల ద్వారా ఒక రిలేషన్షిప్ ఎడ్వైజర్ ఈ రెండు విషయాలమధ్య ఈ సంబంధం చూపిస్తున్నాం ఈ విద్యార్ధి కి ఈ ఇన్స్ట్రక్టర్ సలహా ఇవ్వబడ్డాడని మీరు చూడవచ్చు అందువల్ల క్రిక్ తనకాకు సలహా ఇవ్వగా శంకర్ మరియు జాంగ్ ఇద్దరూ కాట్స్ సలహా ఇచ్చారు అందువల్ల ఈ గ్రూపు ఇన్స్ట్రక్టర్ మరియు స్టూడెంట్ మధ్య ఉండే అనుబంధాలు ఎవరికి ఎవరు సలహా ఇస్తారనే దానికి సంబంధించి అడ్వైజర్ అనే రిలేషన్షిప్ మనకు తెలియజేస్తుంది ఒక రిలేషన్షిప్అనేవి రిలేషన్షిప్ లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు రిలేషన్షిప్ కంటే ఎక్కువ మరియు అంతకంటే ఎక్కువ రిలేషన్షిప్ కలిగి ఉండటానికి అవకాశాలు ఉన్నాయని మనం తరువాత చూస్తాము ఇక్కడ ఉదాహరణ విద్యార్థులు ఒక ఇన్స్ట్రక్టర్ యొక్క మార్గదర్శకత్వంలో రీసెర్చ్ ప్రాజెక్ట్ లపై పనిచేస్తారు ఇక్కడ మీరు విద్యార్థుల యొక్క రీసెర్చ్ ప్రాజెక్ట్ లు మరియు ఇన్స్ట్రక్టర్ లను చూడవచ్చు అందువల్ల 3 ఎంటిటీ సెట్ లు ఉన్నాయి అందువల్ల ఒకవేళ నేను వారి మధ్య ప్రాజెక్ట్ గైడెన్స్ యొక్క రిలేషన్షిప్న్ని మెయింటైన్ చేయాలని అనుకున్నట్లయితే అప్పుడు ఇది టెర్నరీ రిలేషన్షిప్ గా మారుతుంది దీని గురించి మనం తరువాత మాట్లాడుకుందాం సంబంధం యొక్క కార్డినలిటీ పరంగా పరిమితులు ఉన్నాయి నేను ఒక రిలేషన్ ఎంటిటీ సెట్ E1 మరియు గుర్తింపు సెట్ E2 ఉన్నప్పుడు కార్డినాలిటీ ప్రాథమికంగా దాని గురించి మాట్లాడుతుంది అందువల్ల వాటిలో విభిన్న ఎంటిటీ లున్నాయి మరియు వాటి మధ్య నాకు విభిన్న అసోసియేషన్ లు ఉన్నాయి అప్పుడు ఒక ఎంటిటీ సెట్ యొక్క ఎంటిటీ యొక్క ఎంటిటీ లో ఎన్ని ఎంటిటీలు మరియు కొన్ని రకాల కార్డినాలిటీ మెస్సుర్స్ చాలా ముఖ్యమైనవి ఇపుడు మనం చిత్రాన్ని చూసి అది one to one లోన one to many రిలేషన్షిప్ లో ఉందా అనేది తెలుసుకుందాం కాబట్టి ఇక్కడ ఉదాహరణలు లేదా స్కీమాటిక్స్ అని చెప్తాము అయితే రేఖాచిత్రం B లో a1 b 1 అలాగే b 2 a 2 b 3 తో పాటు b4 కి సంబంధించినది కాబట్టి A లోని 1 ఎంటిటీ అని అంటాం ఇప్పుడు సహజంగానే నేను రిలేషన్షిప్ను అని చెప్తాము ఇక్కడ మనం గమనిస్తే మనకు వన్ టూ వన్ అనే రిలేషన్షిప్ కలిగి ఉన్నాము మరియు ఇది తరచుగా మనకు ఎలాంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నదో డిజైన్ చేయడానికి సహాయపడుతుంది అట్ట్రిబ్యూట్ ల విషయానికి వస్తే అట్ట్రిబ్యూట్లు విభిన్న రకాలు అని మనం గమనించవచ్చు ఒకటి అవి సింపుల్ గా లేదా కాంపోజిట్ గా ఉండవచ్చు ఒక సింపుల్ అట్ట్రిబ్యూట్ అనేది ఒక పేరు వంటి స్ట్రింగ్ id వంటి వేతన సంఖ్య ఒకే ఒక్క డొమైన్ విలువ అయితే కాంపోజిట్ అట్ట్రిబ్యూట్ లో అనేక భాగాలుంటాయి అందువల్ల దీనిని పరిగణనలోకి తీసుకోండి ఇది ఒక కాంపోజిట్ అట్ట్రిబ్యూట్ అని అంటారు అందువల్ల నిర్ధిష్ట అట్ట్రిబ్యూట్ లు సింగిల్ వాల్యూడ్ లేదా బహుళ విలువ కలిగిన మల్టీ వాల్యూడ్ గా ఉన్నాయా అని కూడా మనం డిజైన్ లో పేర్కొనాల్సి ఉంటుంది వాస్తవానికి సింగిల్ వాల్యూ అట్ట్రిబ్యూట్లు తో వ్యవహరించడం సులభం కానీ మల్టీ వాల్యూ అయితే మనం కొన్ని డిజైన్ మార్పులు చేయాల్సి ఉంటుంది కొన్ని అట్ట్రిబ్యూట్లు ఉదాహరణకు వయస్సు ను పొందవచ్చు ఇప్పుడు నేను డేటాబేస్ లో ఒక వ్యక్తి యొక్క వయస్సును ఉంచలేను ఎందుకంటే ప్రతి రోజు వయస్సు మారుతుంది కాబట్టి మనం సాధారణంగా ఉంచేది ఒక పుట్టిన తేదీ మరియు వయస్సు ను కనుగొనడానికి నిర్దిష్ట క్వరీ ను రూపొందించిన రోజున గణన చేయబడుతుంది అందువలన దీనిని ఒక డిరైవైడ్ అట్ట్రిబ్యూట్ గా పిలుస్తారు మరియు ప్రతి ఒక్కటి సంబంధిత డొమైన్లను కలిగి ఉంటాయి డిజైన్ లోని కొన్నిఆట్రిబ్యూట్లు రిడండెంట్ గా మారవచ్చు ఎందుకంటే ఈ సంబంధంలో ఇప్పటికే సమాచారం ఉన్నట్లయితే ఇది అవసరం లేదు అందువల్ల అనేక సందర్భాల్లో మనం ఒక రిలేషన్ పరంగా కొంత సమాచారాన్ని నిర్వహణ చేయాలా లేదా ఆ ఎంటిటీ సెట్ లో నేరుగా చేర్చవచ్చు మరియు ఆ రిలేషన్న్ని తొలగించవచ్చు అందువల్ల ఒకవేళ నాకు inst dept సంబంధం ఉన్నట్లయితే మరియు తరువాత అట్ట్రిబ్యూట్ డిపార్ట్ మెంట్ పేరు ఈ రెండు సెట్ లపై inst dept అదేవిధంగా ఇన్స్ట్రక్టర్ మీద కనిపిస్తుంది మరియు మనం పరిహరించాలని అనుకుంటున్న డేటా యొక్క నకిలీ ప్రతిరూపం ఉంటుంది అయితే డిజైన్ యొక్క విభిన్న సందర్భాలను మనం చూస్తాం ఇన్ స్ట్రక్టర్ రిలేషన్షిప్ లో భాగంగా డిపార్ట్మెంట్ పేరును నిర్వహించడం మంచిది లేదా డిపార్ట్మెంట్ పేరుకు విరుద్ధంగా ఇన్స్ట్రక్టర్ ఐడిని మ్యాప్ చేసే ప్రత్యేక సంబంధం కలిగి ఉండటం మంచిది చివరగా వీక్ ఎంటిటీ సెట్లలో ఒకే కోర్సు కోసం వేర్వేరు సెక్షన్లను కలిగి ఉండవచ్చు దీనిలో స్టూడెంట్స్ విభజించబడ్డారు మరియు సహజంగానే బహుళ ఇన్స్ట్రక్టర్స్ ఉండవచ్చు ప్రతి ఇన్స్ట్రక్టర్ ఒక సెక్షన్ కి బోధన ఉంటుంది మరియు స్టూడెంట్స్ అనే వారు సెక్షన్లుగా విభజింపబడతారు కోర్సులను విభజించలేం ఇప్పుడు ఈ సెక్షన్ ఎంటిటీని పరిగణనలోకి తీసుకోండి మీరు దీనిని పరిశీలించినట్లయితే ఈ విధంగా మనం కోర్సు ఐడి సెమిస్టర్ ఇయర్ మరియు సెక్షన్ ఐడిని నిర్వహించాం అయితే మీరు ప్రత్యేకంగా చూసినట్లయితే ఒక సెక్షన్ ఉంది మరియు కోర్సు ఉంది అందువల్ల ఈ రెండు సెక్షన్ లను మీరు కోర్సుతో అనుసంధానం చేసి వాటి మధ్య ఒక ఎంటిటీని ఏర్పాటు చేయాలని మీరు కోరుకోవచ్చు అందువల్ల ఇది కోర్సు యొక్క కోర్సు ఐడిని వీటన్నిటి తో సంబంధం కలిగి ఉంటుంది అయితే కోర్సు ఐడి ఇప్పటికే సెక్షన్ లో భాగంగా ఉంది అందువల్ల కోర్సు ఐడి ని కలిగి ఉండాల్సిన అవసరం లేదని మీరు చెబుతారు ఎందుకంటే అది ఇప్పటికే ఉంది మరియు అది దానిని గుర్తిస్తుంది అందువల్ల మనం ఇక్కడ నుంచి ఈ కోర్సు ఐడిని తొలగించవచ్చు కోర్సు ఐడిని మనం ఇప్పుడు తొలగించినట్లయితే మనకు వేరే సమస్య ఉంది ఒకవేళ మీరు కోర్సు ఐడిని తొలగించినట్లయితే అప్పుడు మీకు సెక్షన్ ఐడి సెమిస్టర్ మరియు సంవత్సరం ఉంటుంది అయితే ఈ రిలేషన్ యొక్క టుపుల్స్ కు ఇది ప్రత్యేకంగా ప్రాతినిధ్యం వహించదు ఎందుకంటే ఒకే సంవత్సరం లో 2 విభిన్న కోర్సుల కొరకు ఒకే సెమిస్టర్ లో 2 సెక్షన్ లు ఉండవచ్చు వాటిని మీరు ఎలా వేరు చేస్తారు అందువల్ల మీరు సెక్షన్ ప్రత్యేకంగా గుర్తించబడే ఒక పరిస్థితి నీ పొందుతారు sec course రిలేషన్ పరంగా సెక్షన్ మరియు కోర్సు మధ్య రిలేషన్ మీకు తెలుసు లేదా మీరు కోర్సు యొక్క ప్రైమరీ కీ ని మేము రూపకల్పనలో చేసిన రిలేషన్ సెక్షన్ లో కి మరియు ఇది యాదృచ్ఛికంగా కాదు ఇది క్రమం తప్పకుండా జరుగుతుంది మరియు ఇది వీక్ ఎంటిటీ సెట్ల ఉనికిని సూచించే లక్షణాలు అందువల్ల వీక్ ఎంటిటీ సెట్ సెక్షన్ స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ కోర్సు మధ్య రిలేషన్షిప్ ఉంది స్ట్రాంగ్ ఎందుకంటే కోర్స్ ఐడి ద్వారానే కోర్సు గుర్తించబడుతుంది కానీ సెక్షన్ అలా కాదు కోర్సు మరియు సెక్షన్ మధ్య రిలేషన్షిప్ చేయబడినట్లు అయితేనే ఈ కోర్సు కొరకు ఇది సెక్షన్ ఇది సెమిస్టర్ అందువల్ల ఈ సెట్ యొక్క ఎంటిటీలు పేర్కొనబడతాయి మరియు ఆ పరిస్థితి ఎప్పుడు జరిగినట్లయితే అప్పుడు మనకు వీక్ ఎంటిటీ సెట్ ఉన్నదని మనం చెబుతాం కాబట్టి వీక్ ఎంటిటీ సెట్లు సహజంగానే వాటి ఉనికిని ఎంటిటీ సెట్ను గుర్తించడం మీద ఆధారపడి ఉండవు మరియు గుర్తించే ఎంటిటీ సెట్ బలహీనమైన ఎంటిటీ సెట్ను కలిగి ఉంటుంది కాబట్టి ఆ విధంగా కోర్సులు సెక్షన్ ని కలిగి ఉంటాయి మరియు వాటి మధ్య గుర్తించే సంబంధం ఈ విషయంలో వీక్ ఎంటిటీ సెట్ లేదా సెక్షన్ యొక్క ప్రతి ఎంటిటీని ప్రత్యేకంగా గుర్తించడానికి అవసరం కాబట్టి డిజైన్ కు ఈ ఉద్దేశం చాలా ముఖ్యమైనది మనం చివరికి సృష్టించిన రిలేషనల్ స్కీమా ఈ సందర్భంలో మనం చేసిన ఎంటిటీ సెట్ విభాగం నుండి మేము కోర్సు ఐడి ని ప్రైమరీ కీలో భాగంగా చేర్చాము మరియు ఎంటిటీ వీక్ ఎంటిటీ సెట్లతో వ్యవహరించడానికి ఈ డిజైన్ శైలి వివిధ డేటాబేస్ రూపకల్పనలను ఎలా ప్రభావితం చేస్తుందో చూపిస్తాము కాబట్టి వీక్ ఎంటిటీ సెట్స్ అనేది మీరు తెలుసుకోవలసిన మరియు నమ్మకంగా ఉండవలసిన క్లిష్టమైన భావనలు సారాంశంలో డేటాబేస్ సిస్టమ్ ల కొరకు డిజైన్ ప్రాసెస్ ని పరిచయం చేశాను నేను వేగంగా పునశ్చరణ చేస్తాను మొదటి దశ కాన్సెప్టువల్ డిజైన్ కు దారితీసే డేటా ఐటమ్ లను గుర్తిస్తుంది ఇది ప్రాథమికంగా ఎంటిటీ సెట్ లను ఎంటిటీ సెట్ లను గుర్తించే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఎంటిటీ సెట్ లను నిర్వచించే అట్ట్రిబ్యూట్ లను వివరిస్తుంది ప్రతి ఎంటిటీ సెట్ ని ప్రత్యేకంగా పేర్కొనే అట్ట్రిబ్యూట్ ల యొక్క సబ్ సెట్ ఎంటిటీ సెట్ లోని ప్రతి ఎంటిటీ మరియు సంబంధాలు సాధారణంగా బైనరీ కాకుండా విభిన్న ఎంటిటీ సెట్ ల మధ్య ఉండే సంబంధాలు ఇది ఒక కాన్సెప్టువల్ డిజైన్ రిలేషన్షిప్ ఎలా నిర్వహించాలో దాని యొక్క కార్డినాలిటీ ఏమిటి ఎటువంటి అట్ట్రిబ్యూట్స్ ఉన్నాయి అవి సింపుల్ లేదా కాంపోజిట్ లేదా కొన్ని డిరైవడ్ లేదా అనే దాని గురించి మరింత సవిస్తరమైన లాజికల్ డిజైన్ కు దారితీస్తుంది అన్ని విభిన్న అంశాలు వివరణాత్మకంగా ఉండాలి మరియు మనం వీక్ ఎంటిటీ సెట్లు ఏమిటి మరియు స్ట్రాంగ్ ఎంటిటీ సెట్లు ఏమిటి గుర్తించగల ఎంటిటీలు ఏమిటి మరియు దానితో మనం లాజికల్ డిజైన్ ను పూర్తి చేయవచ్చు మరియు అప్పుడు మనం ఒక రిలేషనల్ స్కీమా పరంగా దానిని వ్యక్తీకరించాలి అందువల్ల ఈ మాడ్యూల్ లో ఎంటిటీ రిలేషన్ షిప్ మోడల్ యొక్క ప్రాథమికాంశాలను చూశాం మనం ముందుకు వెళతాం మోడల్ లో వాస్తవ ప్రపంచంలో ప్రాతినిధ్యం వహించడానికి అవసరమైన అన్ని విభిన్న ఆదిమరకాలను మనం చూసాం